మేము సాధారణంగా సర్క్యూట్లను విశ్లేషించే మార్గం అయిన నోడల్ అనాలసిస్ చూశాము మరియు అది ఏ సర్క్యూట్ ల పరిమాణానికి అయినా ఉపయోగించవచ్చు ఇది సర్క్యూట్ కోసం సమీకరణాన్ని క్రమపద్ధతిలో వ్రాయడానికి ఒక మార్గం తద్వారా మ్యాట్రిక్స్ విలోమం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు ఇప్పుడు సర్క్యూట్ నోడ్స్ వద్ద KCL ఉపయోగించడానికి బదులుగా మీరు లూప్స్ లో KVL తో కూడా ప్రారంభించవచ్చు నోడ్స్ మాదిరిగా కాకుండా లూప్స్ కొంచెం అస్పష్టంగా ఉంటాయి మీరు ఒకే సర్క్యూట్ ను తీసుకొని రెండు వేర్వేరు లూప్ సెట్ లు లేదా బహుళ వేర్వేరు లూప్ల సెట్లతో సమీకరణాలు రాయవచ్చు అవన్నీ స్వతంత్రంగా ఉంటాయి కానీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి కాబట్టి సర్క్యూట్ లో కొంత భాగానికి మాత్రమే వర్తింపజేసే లూప్ అనాలసిస్ లో ఒక ప్రత్యేక వైవిధ్యం ఉంది ఇది అన్ని సర్క్యూట్లకు సార్వత్రికంగా వర్తించదు దీనిని మెష్ అనాలసిస్ అంటారు ఇది ప్రాథమికంగా ప్లానర్ సర్క్యూట్ అని పిలవబడే లూప్ అనాలసిస్ యొక్క వైవిద్యం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక సర్క్యూట్ యొక్క గ్రాఫ్ తీసుకొని దానిలో విభిన్న లూప్లను ఎంచుకుని కిర్చాఫ్ ఓల్టేజ్ లా ప్రకారం సమీకరణాలు ఎలా రాయాలో చూపుతాను దీనిని ఈ సర్క్యూట్ యొక్క గ్రాఫ్ అనుకుందాం ఇక్కడ ఉన్న ఈ నాలుగు బిందువులను నోడ్స్ అనుకున్నాము ఈ బ్రాంచ్ ఏదైనా రెండు టెర్మినల్ కలిగిన మూలకాన్ని సూచిస్తుంది నేను ఈ లూప్ను మరియు ఇక్కడ ఈ లూప్ను ఎంచుకున్నాను ప్రత్యామ్నాయంగా మేము ఈ లూప్ ఈ లూప్ మరియు ఈ మొత్తం కూడా ఎంచుకోవచ్చు ఇప్పుడు ఈ సర్క్యూట్ కి మూడు లూప్ సమీకరణాలు రాయాలి దీన్ని చేయడానికి రెండు సాధ్యమైన మార్గాలు ఉన్నాయి ఇంకా చాలా మార్గాలు కూడా ఉన్నాయి దీనిలో కొంత అస్పష్టత ఉంది అటువంటప్పుడు ఈ మెష్ అనాలసిస్ ఆ సందిగ్ధతను తొలగిస్తుంది మేము సాధారణంగా ఏదైనా సర్క్యూట్ లో లూప్ అనాలసిస్ చేయవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల నోడల్ అనాలసిస్ కు మరింత ప్రాధాన్యత ఉంది ఈ అస్పష్టత లూప్ అనాలసిస్ సంక్లిష్టంగా మారుస్తుంది నేను దాని గురించి చెప్పటం లేదు నేను ఇక్కడ మెష్ అనాలసిస్ గురించి మాత్రమే మాట్లాడతాను ఇప్పుడు ప్లానార్ సర్క్యూట్ అంటే ఏమిటి ఈ సర్క్యూట్ ను చూడండి ఇది ఒక కాగితం లేదా ఈ స్క్రీన్ మీద ఏ బ్రాంచ్ ని దాటకుండా సులభంగా గీయవచ్చు ఉదాహరణకు ఈ ప్రత్యేక గ్రాఫ్ ఏ రెండు బ్రాంచ్ లు ఒకదానికొకటి దాటుతున్నట్లు లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లానర్ సర్క్యూట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సర్క్యూట్లను ఈ విధంగా గీయాలి అంతేకానీ మీరు అనుకున్నట్లుగా చేయకూడదు ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ రెండు బ్రాంచీలు ఒకదానికొకటి క్రాస్ అయినట్లు ఉన్నాయి కానీ నేను అలా గీయకూడదు వీటిని ఇలా గీయాలి కాబట్టి ఇవి రెండూ ప్లానర్ సర్క్యూట్ కానీ ఈ ప్రక్క సర్క్యూట్ ని పరిశీలించండి ఈ నోడ్ నుండి ఈ నోడ్కు ఒక బ్రాంచ్ను అనుసంధానం చేయండి అయితే నేను దానిని గీసినప్పుడు అది మరొక బ్రాంచ్ను దాటవలసి ఉంటుంది కనుక ఇది ప్లానర్ కాదు కాబట్టి నేను వివరించబోయే మెష్ అనాలసిస్ ఈ రకమైన సర్క్యూట్ప్లానర్ సర్క్యూట్కి మాత్రమే వర్తిస్తుంది దాని గురించి ఆలోచించడానికి మరొక మార్గం ఏమిటంటే ప్లానార్ సర్క్యూట్ అనేది ఒక ప్రాంతం లేదా దేశం యొక్క మ్యాప్ లాంటిది దానిని ఒక తలం పై గీయవచ్చు మరియు దాని సరిహద్దులు ఒకదానికొకటి కలిసి ఉండవు ఇది మ్యాప్ లాంటిది ఇది ఒక దేశం అని అనుకుంటే మీరు దీనిని మూడు విభిన్న రాష్ట్రాలను కలిగి ఉన్నట్లు భావిస్తారు మరియు ఏ బ్రాంచ్ అయినా ఈ రెండు ప్రాంతాలకు లేదా ఈ రెండు రాష్ట్రాలకు చెంది ఉంటుంది కాబట్టి మెష్ అనేది ప్లానర్ సర్క్యూట్లోని ఒక లూప్ దాని లోపల మరే ఇతర లూప్ లను కలిగి ఉండదు ఇక్కడ ఉదాహరణకి ఇది ఒక మెష్ దీనిలో ఇది ఇది మరి ఇది మొత్తం మూడు బ్రాంచీలు ఉన్నాయి కానీ ఇది మెష్ కాదు ఎందుకంటే ఈ లూప్ లోపల మరొక లూప్ ఉంది కాబట్టి మెష్ కాదు సాధారణంగా ఇది బ్రాంచ్ లతో సరిహద్దు కలిగి ఉంది కానీ దాని లోపల ఎటువంటి బ్రాంచ్ కానీ లూప్ కానీ ఉండకూడదు కాబట్టి మీరు ప్లానర్ సర్క్యూట్ను ఒక దేశం యొక్క మ్యాప్గా భావించవచ్చు మరియు ప్రతి మెష్ ను దేశం లోని ఒక రాష్ట్రంగా భావించవచ్చు ఈ నిర్వచనాలతో ప్రతి బ్రాంచ్ కనీసం రెండు మెష్లకు చెందినదని చూస్తారు ఈ సర్క్యూట్ను మరల ఇలా గీస్తాను ముందుగా మెష్లను గుర్తిద్దాం మెష్లు ఉన్నప్పుడు అస్పష్టత ఉండదు దీనిలో కేవలం మెష్లను మాత్రం గుర్తిస్తే చాలు అదే ఈ పద్ధతి యొక్క ప్రయోజనం నా ఉద్దేశ్యం ఇది చాలా సరళమైన పద్ధతి అందుకే నేను దానిని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పినట్లుగా లూప్ అనాలసిస్ కూడా చేయవచ్చు కానీ నేను ఈ కోర్సులో దానిని ఉపయోగించటం లేదు కాబట్టి ఇక్కడ మూడు మెష్లు ఉన్నాయి ఉదాహరణకు ఈ వెలుపలి బ్రాంచ్ కేవలం ఒక మెష్కు చెందినది ఈ బ్రాంచ్ ఆ మెష్కు మాత్రమే చెందినది ఇది ఈ ఒక దానికి మాత్రమే చెందినది ఇది కూడా దీనికి మాత్రమే చెందినది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక బ్రాంచ్ పరిశీలిస్తే అది ఈ మెష్కు మరియు ఆ మెష్కు మధ్యలో ఉంది అలాగే ఈ బ్రాంచ్ కూడా వీటి మధ్యలో ఉంది ఏదైనా బ్రాంచ్ సర్క్యూట్ వెలుపల ఉన్నట్లయితే అది ఒక మెష్కి మాత్రమే చెందుతుంది ఇది రెండు మెష్ల మధ్య సరిహద్దుగా ఉంటే అది ఆ రెండు మెష్లకు చెందుతుంది ఒకసారి సర్క్యూట్ గీసిన తర్వాత మెష్ లను గుర్తించడం చాలా సులభం ప్రతి ప్రాంతం లూప్ యొక్క బ్రాంచ్ లతో చుట్టుబడినట్లు మీరు గమనించవచ్చు అదే మెష్ మీరు ఈ లూప్ లోపల మరే ఇతర లూప్లు లేవని నిర్ధారించుకోండి ఈ సర్క్యూట్ను వేరే విధంగా కూడా గీయవచ్చు దానివల్ల మీకు కొంత అస్పష్టతను రావచ్చు కానీ మీరు సర్క్యూట్ గీసిన తర్వాత మెష్ల గురించి అస్పష్టత ఉండదు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఒకే సర్క్యూట్ను రెండు రకాలుగా గీయండి బ్రాంచ్ లను కూడా గుర్తించండి వీటికి 1 2 3 4 5 మరియు 6 అని పేరు పెట్టండి అదే సర్క్యూట్ను ఇలా కూడా చేయవచ్చు వీటికి ఒకే విధంగా సంఖ్యలను ఇవ్వండి ఇప్పుడు ఇది 5 మరియు అది 6 ఇక్కడ మెష్ ఈ ప్రాంతంలో ఉంది ఇందులో మరే ఇతర లూప్లు లేవు కాబట్టి ఇక్కడ మూడు మెష్ ఉన్నాయి ఈ మెష్ 1 5 మరియు 4 బ్రాంచ్ లను కలిగి ఉంది అలాగే ఇది 2 5 3 బ్రాంచ్ లను కలిగి ఉంది ఈ మెష్ 4 3 6 బ్రాంచ్ లను కలిగి ఉంది ఈ కుడివైపు సర్క్యూట్ లో ఉన్న మెష్ లను పరిశీలిస్తే అవి వరుసగా 1 2 6 బ్రాంచ్ లను 4 6 3 బ్రాంచ్ లను మరియు 2 5 3 బ్రాంచ్ లను కలిగి ఉన్నాయి కాబట్టి వేరు వేరు మెష్లు ఇక్కడ ఉన్నాయి మీరు ఈ మెష్ లేదా ఆ మెష్ లను ఉపయోగించి అనాలసిస్ చేస్తారు సరిగ్గా ఓకే సమాధానాలను పొందుతారు కానీ మీరు సర్క్యూట్లో ఉపయోగించిన ఇంటర్మీడియట్ వేరియబుల్స్ భిన్నంగా ఉంటాయి కాబట్టి మీకు ఇచ్చిన ప్లానర్ సర్క్యూట్ సరిగ్గా గీయబడింది అని భావించి దానికి మీరు ఎటువంటి మార్పులు చేయకుండా మెష్లను గుర్తించాలి ఇది ప్లానర్ సర్క్యూట్ మరియు మెష్ల నిర్వచనం ఇక్కడ మెష్ కరెంట్ ని వేరియబుల్స్ గా తీసుకోవాలి అదే నోడల్ అనాలసిస్ లో అయితే నోడ్ ఓల్టేజ్ ను వేరియబుల్ గా తీసుకొని వాటిని కనుగొనాలి మెష్ అనాలసిస్ లో మెష్ కరెంట్ ని వేరియబుల్ గా భావించి వాటిని కనుగొనాలి వాటి నుండి మిగిలిన అన్ని కరెంట్ లను కనుగొనవచ్చు ప్రతి బ్రాంచ్ కరెంట్ ని కనుగొనిన తరవాత వాటి నుంచి మూలకం యొక్క సంబంధం ఉపయోగించి ఓల్టేజ్ ని కనుగొనవచ్చు